ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ లోని 20వ మాడ్యుల్ కు స్వాగతం మనమింతవరకు లీవ్ మేనేజ్మెంట్ సిస్టం కోసం చేసే ప్రాధమిక డిజైన్ ప్రయత్నంలో ఉన్నాము ఆ ప్రయత్నంలో ఇది మన చివరి మాడ్యూల్ నేను ఇదివరకు చెప్పినట్లుగా మీరు LMS యొక్క PDF డాక్యుమెంట్ ని అందుబాటులో ఉంచుకోని దానిని తరచుగా సంప్రదిస్తూ ఉండండి ఇంతకుముందు దాని క్లయింట్ వెండర్ పరస్పర సంభాషణ వీడియోని మీరు సరిగా వినలేకపోయి ఉంటే ఇప్పుడు ఆ వీడియోని జాగ్రత్తగా వినండి మీరీ ఈ మాడ్యుల్ లో ఉండగా ఎప్పుడైనా డిజైన్ ప్రక్రియలో మనమొక కొత్త అంశాన్ని ప్రస్తావిస్తునప్పుడు కాసేపాగి మీరు దానిని తెలుసుకోవటానికి ప్రయత్నించండి ఆ విధంగా డిజైన్ ప్రక్రియ ను మీరు బాగా నేర్చుకోగలరు ఈ మాడ్యూల్ లో ప్రత్యేకంగా హయరార్కిని మెరుగుపరచటంమీద దృష్టి పెడదాం మనం ఇదివరకు చేసిన పనులైన రెస్పొంసిబిలిటీస్ను గుర్తించటం కొలాబొరేటర్స్ ను గుర్తించటంతోపాటు హయరార్కిని గుర్తించే అంశంపై ఇంకా చాలా చేయవలసి ఉండవచ్చు దానికోసం స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను అంతా తిరిగి పరిశీలిస్తూ దానిలో ప్రత్యక్షంగా ప్రస్తావించని సమాచారం ఏమైనా ఇమిడి ఉంటే దానిని కూడా ఉపయోగించుకొని హయరార్కిని తద్వారా డిజైన్ ను మెరుగుపరచుకోవటానికి ప్రయత్నించండి అలాగే క్లాసెస్ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ గురించి కూడా మనం కొద్దిగా చర్చిద్దాం ఇంతవరకు మనమేం చేశామో ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే మునుపటి మాడ్యుల్ లో ఎంప్లాయ్ హయరార్కికి సంబంధించి మొదటి స్థాయిలో ప్రాధమిక డిజైన్ చేశాం దీనికోసం ఎంప్లాయ్ కి దాని ఇతర స్పెషలైజేషన్ క్లాసెస్ అయిన ఎక్సెక్యుటివ్ లీడ్ మేనేజర్ కు మధ్య ఉన్న ఉమ్మడి రెస్పొంసిబిలిటీస్ ను గుర్తిస్తూ ఒక విధంగా ఫాక్టరింగ్ చేశాం తరవాత దానిని మెరుగుపరచే ప్రయత్నంలో ఎంప్లాయ్ - దాని ఇతర క్లాసెస్ మధ్య ఉండే ఉమ్మడి రెస్పొంసిబిలిటీస్ మాత్రమె కాకుండా ఈ నాలుగు క్లాసెస్ మధ్య ఉండే రెస్పొంసిబిలిటీస్ తో ఏర్పడే ఒక హయరార్కి కూడా ఉంటుందని చూశాం దాని సాధారణ రేఖాచిత్రాన్ని ఇక్కడ చూపించాం ఈ ప్రక్రియని ఇప్పుడు లీవ్ కు వర్తింప చేస్తూ ముందుకు కొనసాగుదాం మీరు స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ను ఇంతకుముందు చాలాసార్లు చదివేవుంటారు కాబట్టి మనమనుకొంటున్న అన్ని రకాలైన లీవ్ లు ప్రాధమికంగా స్పష్టమైన లీవ్ లేనన్న నిర్ణయానికి వస్తారు - అంటే అట్రిబ్యుట్స్ పరంగా చూస్తే వీటన్నింటికి మొదలు తేదీ 'start date' అనే అట్రిబ్యుట్ టైపు ఉండాలని మన చెప్పగలం అలాగే ఎవరు లీవ్ తీసుకొంటున్నారో తెలియటానికి ఎంప్లాయ్ ID 'employee ID' కూడా తప్పకుండా ఉండాలి అలాగే మంజూరు చేసేదెవరు స్థితి ఏమిటి అనే ఇతరత్రావి కూడా అవసరం ఇవే కాకుండా ఇంకా చాలా ఉండవచ్చు ప్రత్యేక లీవ్ రకాలైన వీటికి కూడా ప్రతిదానికి ఈ గుణాలు అట్రిబ్యుట్స్ అవసరం కాకపొతే అ లీవ్ టైపు ను బట్టి వాటికి సంబంధించిన వేరేవేరే ప్రత్యెక అట్రిబ్యుట్స్ ఉండవచ్చు ఉదాహరణకు మెడికల్ లీవ్ కు సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది దానికి ఎక్కువ వ్యవధి ఉంటుందిఅలాగే దానిని డబ్బుగా మార్చుకొనే ప్రయోజనాలు ఉండవచ్చు ఇలాగకాబట్టి దీని హయరార్కిని గుర్తించటం చాల తేలికైన పని మనం చర్చించుకున్న డిజైన్ నాణ్యత విషయాలైన రిలేషన్షిప్స్ ను ఎంచుకోవడం అటువంటి ఇతర అంశాల పరంగా చూస్తే ఈ హయరార్కి అంత లోతైనదీ కాదు విస్త్రుతమైనదీ కూడా కాదు కాబట్టి వాటి మధ్య ఉమ్మడి ప్రవర్తనలు సహజమైన కప్లింగ్ లు మనకు తెలియనివి ఇంకా చాలా ఉండవచ్చు ఈ హయరార్కిని సమతుల్యంగా సరిచేయటానికి సహాయపడే అప్రత్యక్ష భావనలను మనమిప్పుడు గుర్తించాలి అలా చేయాలంటే ముందుగా మనమేమేమి వాటిని పరిగణలోకి తీసుకోవాలో ఆ అప్రత్యక్షమైనవి ఏమిటో చూద్దాం దానికి స్పెసిఫికేషన్ ని కొద్దిగా శ్రద్ధతో చదవాల్సి ఉంటుంది కాబట్టి నేను లీవ్ కి సంబంధించిన ప్రస్తావనలను దానిని మీకు చదివి వినిపిస్తాను కొద్దిగా ఓపిక పట్టండి మొదటి వాక్యం 'క్యాలెండర్ సంవత్సరంలో పది CLs ఉన్నాయి CLs అన్నీ ఫలాన ఫలాన తెదీన ఎంప్లాయ్ ఖాతాలో జమ అవుతాయి ఎంప్లాయ్ కనుక సంవత్సరం మధ్యలో జేరితే దానికి తగ్గట్లుగా CLs ను కుదించటం జరుగుతుంది ' ఇలా వేర్వేరు వాక్యాలున్నాయి 'CLs ని తదుపరి క్యాలెండర్ సంవత్సరంలోకి బదిలీ చేయటం కుదరదు రెండు కంటే ఎక్కువ CLs ను ఒకేసారి తీసుకోలేరు వేరువేరు లీవ్స్ ను కలిపి ఒకేసారి తీసుకోలేరు సెలవు దినాలతో కలుపుకొని మొత్తం లీవ్ కాలం నాలుగు రోజులకంటే ఎక్కువ ఉండకూడదు మధ్యలో సెలవు దినాలొస్తే వాటిని పరిగణలోకి తీసుకోకూడదు ' ఇలా వేర్వేరు వాక్యాలున్నాయి ఈ విధమైన మన ఆలోచనా విధానంతో తరవాత ఉన్న ఎరండు లీవ్ గురించి చదివినప్పుడు 'ఒక క్యాలెండర్ సంవత్సరంలో 15 ELs ఉంటాయి 15 ELs are "available" in calendar year అని ఉంటే మన మనస్సులో "available" అనేది వివిధ రకాలైన లీవ్స్ కు సంబంధించినదిగా ఒక చిత్రాన్ని ఊహించుకుంటాము ఆ తరవాత "credited" జమ చేయు అనే క్రియాపదాన్ని ఇదివరకే చూసాము కాబట్టి "available" అనేది ఒక కారకం అలాగే "credit" జమ ఇంకొక కారకం "carried over" బదిలీ చేయు గురించి చూస్తే ELs ను బదిలీ చేయవచ్చని కనపడుతుంది కాబట్టి "carry over" బదిలీ చేయటం అనేది ఇంకొక కారకం అవుతుంది ఆ తరవాత "encashment" 'encash' అనేది ఇంకొక కారకం ఇట్లాపోతే ఇక్కడ ఇంకొన్ని కనపడుతున్నాయి - "must be pre approved"ముందస్తు మంజూరు చేయటం అట్లాగే "CLs does not need to be pre approved" CLs కు ముందస్తు మంజూరు అవసరం లేదుకాబట్టి "pre approve" కూడా ఒక కారకం నేను చేస్తున్న ప్రయత్నమేమిటంటే ఈ వివిధ రకాలైన లీవ్స్ గురించి చదువుతూ స్క్రీన్ ను పైకి జరిపి వేరే రంగు పెన్ తో మార్క్ చేద్దాం ఇక్కడ "available" ఇక్కడ SL కు "credit" అని ఇంకా "carried over" అనిఇలాంటి ప్రాధమిక భావనలను ఇక్కడ చూస్తున్నాం ఉదాహరణకు ఇది 'Medical Certificate' ఆరోగ్య ధ్రువపత్రం గురించి కొత్తగా చెప్పుతుంది నేను ప్రధానంగా చెప్పదలచుకొన్నదేమంటే ఈ ప్రతి లీవ్ కేటగిరి ని పరిశీలిస్తున్నప్పుడు ఇది ఉద్యోగి సెలవుకు సంబంధించనదనే విషయాన్ని ప్రక్కన పెడితే వాటికి ఉన్న వివిధ నిబంధనలు పరిమితులు గుణాలు ఏమిటో తెలుసుకుంటున్నాం ఆ తర్వాత దానికి మనకు తోచిన అనుచితమైన ఒక చిత్రీకరణ కోసం ప్రయత్నిస్తున్నాం అటువంటి చిత్రీకరణ ఒకటి ఇది దీన్ని స్పెసిఫికేషన్ లో పొందుపరచిన విషయాల ఆధారంగా డిజైన్ కు ఉపయోగపడే విధంగా ఒక పట్టికగా రూపొందించాం ఉదాహరణకు ఈ పట్టికలో ఎడమవైపు చూసినట్లయితే లీవ్ కి ముందస్తు అనుమతి అవసరమా అనే ప్రశ్న కనపడుతుంది CLకి అవసరంలేదని EL అయితేముందస్తు అనుమతి అవసరమని చూశాం అలాగే లీవ్ బదిలీ గురించి కొన్ని రకాల లీవ్స్ ను కలుపుకోవచ్చునని ML అయితే ధ్రువీకరణ పత్రం అవసరమనిఇలా చూస్తున్నాం ఇలా ప్రత్యక్షమైన లేక పరోక్షమైన గుణాలు నిబంధనలు చూసిన ప్రతిసారి దానిని ఒక సిస్టం ప్రాపర్టీగా ఈ పట్టికలో పొందుపరుస్తూ ఈ పట్టికను తయారుచేసాం ఇలా మనం గుర్తించిన క్లాసెస్ వాటి ప్రాపర్టీస్ తో ఒక పట్టిక తయారుచేయగలం ఈ క్లాసెస్ ను మాత్రమే ఎందుకు పరిగణలోకి తీసుకున్నాం ఎంప్లాయ్ క్లాస్అడ్మిషన్ క్లాస్ లేదా క్యాలెండర్ సంవత్సరాన్ని ఎందుకు తీసుకోలేదనే విషయానికొస్తే మనమిక్కడ లీవ్ హయరార్కి ని మెరుగుపరచే ప్రయత్నానికే పరిమితమయ్యాం మాడ్యులరైజేషన్ కు సంబంధించిన విశ్లేషణలో బాగంగా ఆ పనిని మనమిదివరకే చేశాం కాబట్టి దాని పరిధిలో ఉన్న ఈ లీవ్ అంశం యొక్క హయరార్కి మీదే మనమిప్పుడు దృష్టి పెడుతున్నాం ఆ విధంగా రెండు పేజీల డాక్యుమెంట్ లో పరోక్షంగా ప్రస్తావించిన వివిధ లీవ్ నిబంధనలను ఈ ప్రాపర్టీ-క్లాసెస్ స్పష్టంగా వ్యక్తపరచకపోయినా ఇవి క్లాసెస్ అని మనకు తెలుసు పట్టికలో ప్రాపర్టీస్ కు వర్తించిన వేర్వేరు క్లాసెస్ తో పాటు క్లుప్తంగా పొందుపరచాం లీవ్ లను కలుపుకోవటమనే 'Is leave clubbable' ప్రాపర్టీ ని చూసినట్లయితే CL ని ఏ ఇతర లీవ్ తోనూ కలపలేమని తెలుస్తుంది అది అనధికార లీవ్ అయితే అసలు కలుపుకోవటమనేదే ఉండదు అలాగే పని లీవ్ కు ప్రశ్నే ఉండదు ఎందుకంటే పని చేస్తున్నప్పుడు లీవ్ ప్రస్తావన ఉండదు మనం డాక్యుమెంట్ ని మరల చదివినట్లయితే ఈ ఈ లీవ్స్ అన్నీ కలుపుకోవచ్చని తెలుస్తుంది అదే విధంగా 'లీవ్ ని ఎంకాష్ చేసుకోవటం' 'can leave be enchased' అనే ప్రాపర్టీ ని చూస్తే మనం EL గురించి చదువుతున్నప్పుడు EL ను ఎంకాష్ చేసుకోవచ్చని తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ అవునని మిగతావాటికి 'వర్తించదని' మార్క్ చేశాం కాని ఈ పద్ధతి ఎప్పుడూ ఏకరీతి డిజైన్ ను ఇవ్వకపోవచ్చు ఉదాహరణకు 'entitlement' 'అర్హత' నే తీసుకొంటే ఇక్కడ 'entitlement' అని ఉన్నది మనమిదివరకు 'credit' జమగా చూశాం - ప్రతి సంవత్సరం జనవరి 10వ తేదీన 10CLs జమ అవుతున్నట్లు ప్రతి నెలకు 1 25ELs జమ అవుతునట్లూ ఇలా కాబట్టి జమనే ఇక్కడ మనం అర్హతగా చదువుతున్నాం - అర్హత పరంగా చూస్తే ఈ లీవ్ రకాలన్నింటికీ అర్హత వర్తిస్తుంది అయితే ప్రసూతి సెలవు విషయానికొస్తే దానికి ప్రత్యేకమైన అర్హతలుంటాయి special conditions ఈ సఫిక్స్ వాటిని సూచిస్తుంది- అదేమంటే ఇది మహిళలకే వర్తిస్తుందని గర్భిణిగా ఉన్నప్పుడు మాత్రమేనని అది ఉద్యోగ కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే తీసుకోగలరని అప్రత్యక్ష గుణాల వివరణలో ఇటువంటి ప్రత్యేక పరిస్థితులను కూడా గుర్తించటానికి ప్రయత్నం చేయాలి ఉదాహరణకు వేరేవాటిని చూస్తే ఇక్కడ 'd' అని ఉంటే లీవ్ కు ముందస్తు అనుమతి తప్పకుండా అవసరం అని సూచిస్తుంది కాని సిక్ లీవ్ కు మాత్రం మినహాయింపు ఉంటుంది మనం డాక్యుమెంట్ ని పరిశీలిస్తే ఎవేమీ వాటికి ఈ విధమైన గుర్తులు అవసరమో తెలుస్తుంది సిక్ లీవ్ విషయానికొస్తే SLs ముందస్తు అనుమతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో సెలవు తరవాత అనుమతి కూడా వర్తిస్తుంది ఎందుకంటే మనమెప్పుడు సిక్ అవుతామో ముందుగా ఉహించలేము సిక్ అయి ఆఫీస్ కు రాలేనప్పుడు సెలవు తీసుకొన్నతరవాత అనుమతి తీసుకుంటాం ముందస్తు అనుమతి కి భిన్నంగా ఉన్న ఈ ప్రత్యక సందర్భానికి సంబధించిన విషయాన్ని కూడా ఇక్కడ ఇలా మార్క్ చేస్తున్నాం అలాగని మీరు SL కి తరవాత అనుమతి తీసుకోగలుగుతున్నప్పుడు ముందస్తు అనుమతి అవసరం లేదని కాదు - అది సిక్ లీవ్ కు వర్తించే ఒక ప్రత్యెక మినహాయింపు మాత్రమే అంతేగాని ప్రతిసారీ తరవాత అనుమతి తీసుకోవచ్చని ఆ వాక్యం అర్ధం కాదు మీకు ముందస్తుగా మెడికల్ చెకప్ గాని సర్జరీ గాని మీ ప్రణాళికలో ఉంటే అప్పుడు తప్పకుండా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి చాలా విషయాలని మీరు తరవాత క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్కింగ్స్ suffixes encodings చేసుకోవాలి అలాగని చదివిన ప్రతిసారి మీ మైండ్ లో విశ్లేషణ చేసుకోటమేకాకుండా పట్టికలుగా చేయటం క్లుప్తీకరణ చేయటం లాంటి పద్ధతులను ఉపయోగిస్తే మీరు ఈ పనిలో మంచి నిర్ణయాలు తీసుకొగలరు ఈ పట్టిక మనకేమి తెలియజేస్తుంది లీవ్స్ కు వివిధ రకాలైన ముందస్తు అర్హతలు తరవాత అర్హతలు ఉంటాయాని ఇటువంటి కొన్ని గుణాల ఆధారంగా లీవ్స్ ను పునఃవర్గీకరణ లేదా పునఃవ్యవస్థీకరణ చేయవచ్చని తెలుపుతుంది ఉదాహరణకు ఈ కొన్ని లీవ్స్ కు ధ్రువీకరణ అవసరం - కొన్నిటికి 'N' లేదు అని దీనికి దీనికి 'N' లేదు అని మరి కొన్నిటికి 'Y' అవసరం అని - ఈ విధంగా కొన్నిటికి ధ్రువీకరణ అవసరముండి మరి కొన్నిటికి అవసరం లేనట్లుగా ఉన్నట్లయితే ఈ లీవ్స్ కు స్పెషలైజేషన్ వర్తించబడుతుంది ఈ ప్రాధమిక అంశాన్ని మనమిక్కడ ఉపయోగిస్తున్నాం అదే లీవ్ హయరార్కిని మరల ఇక్కడ చూద్దాం మనం మొదట చూసిన అసలు హయరార్కితో పోల్చుకుంటే దీనికి వేరే రంగు పెన్ వాడుతున్నాను ఇది మూలం ఇవి దానిలో భాగస్వామ్యమైన క్లాసెస్ అసలు మొదటి హయరార్కి ఒకే స్థాయిలో నిర్మితమై లీవ్ లన్నీ కూడా వివిధ రకాలైన DL CL SL ML లలో ఎదో ఒకటై ఉంటాయి ఇప్పుడు 'clubbable' కలుపుకోగల ని చూస్తే 'కలుపుకోగల క్లాస్' అనే ఒక ఊహాత్మక క్లాస్ ని నిర్వచిద్దాం ఇది లీవ్ లో ఒక స్పెషలైజేషన్ లాగా లీవ్ కు ఉండే అన్ని గుణాలు ఉంటూ అదనంగా అవసరమైన మరికొన్ని గుణాలు ఉంటాయి - 'clubbability' కలుపుకోవగలగటం అర్హతని పరీక్షించటం లేదా దానిని వర్తింపచేయటం ఇలాంటివి అలా చూస్తే ఇది ఇది ఇది ఇవన్నీ కూడా 'clubbable' కలపగలిగే గుణం గా కనిపిస్తున్నాయి అప్పుడు EL SL ML PL జీతంలేని లీవ్ ఈ ఐదు 'clubbable' గా ఉన్నప్పుడు ఈ ఐదు 'clubbable లీవ్' యొక్క స్పెషలైజేషన్ అని చూపించవచ్చు ఆసక్తికరమైన ఈ ప్రయత్నాన్ని చూస్తే ఈ పట్టిక మొత్తంలో DL కాలమ్ లోనివన్నీ 'NA' వర్తించదుగా ఉన్నాయి దానిని బట్టి ఎప్పుడూ ప్రాపర్టీ పరంగా సమాంతర వరుస ఫాక్టరైజేషన్ ఒక్కటే కాకుండా క్లాసెస్ పరంగా నిలువు ఫాక్టరైజేషన్ కూడా ఉపయోగించవలసి ఉంటుందని తెలుస్తుంది ఆ విధంగా ఈ లీవ్ వర్గం ప్రత్యేకంగా కనపడుతుంది DL కాలమ్ ను తిసివేయాలంటే దీంట్లో లేని ఒక ప్రాపర్టీ ని సృష్టించాలి మనమిప్పుడు అదే చేయబోతున్నాం దీనికోసం 'పని మీద లీవ్' 'పని మీద లేని లీవ్' అనే కొత్త భావనను ఇప్పుడే ప్రవేశపెట్టాం దానితో DL ఒక్కటే స్పెషలైజేషన్ గా ఉంటూ మిగిలనవన్నీ 'ఇతర లీవ్స్' వర్గం కిందకు వస్తాయి ఈ విధమైన అప్రత్యక్ష వర్గీకరణ ద్వారా కొన్ని ప్రయోజనాలను మనం ఆశించవచ్చు ఇది 'పని మీద లీవ్' ఈ 'ఇతర లీవ్స్' కింద ఉన్నవన్నీ 'పని మీద లేని లీవ్' అని తెలిసినప్పుడు వీటికి లీవ్ పీరియడ్ లో ఎంప్లాయ్ చేసే పని ఏమిటని అడగనవసరం లేదు కేవలం 'పని మీద లీవ్' ఒక్కటే వేరే స్పెషలైజేషన్ కాబట్టి దానికి మాత్రమే ఆ ప్రశ్న అడగాల్సి ఉంటుంది ఇంకొక ఉదాహరణ 'లీవ్ కు ధ్రువీకరణ అవసరమా' తీసుకొంటే SLకి MLకి PLకి తప్పకుండా ధ్రువీకరణ అవసరమవుతుంది అప్పుడు దానిని అమలు పరచే ప్రక్రియ వేరే విధంగా ఉండగలదు రెస్పొంసిబిలిటీస్ ను గుర్తించటం ఆ తరవాత వాటిని విశ్లేషించి హయరార్కిని గుర్తించటం ద్వారా ఈ ప్రయత్నంలో మనం కొంత ముందుకు వెళ్లాం ఇప్పుడు మనం కొంచం లోతుగా వెళ్లి మనమిదివరకు చర్చించుకున్న డిస్కవరీ ఇన్వెన్షన్ ల గురించి చూద్దాం ఈ రెండూ కీ అబ్సట్రాక్షన్స్ ను గుర్తించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి యూసర్ డొమైన్ పదజాలం - అంటే లీవ్ ఎరండ్ లీవ్ కాజువల్ లీవ్ ఇలాంటివి డిస్కవరీకి సంబంధించినవిగా ఇన్వెన్షన్ అనేది డెవలపర్ కు సంబంధించినది - అంటే సిస్టం తయారికి అవసరమైన విషయాలుగా తెలుసుకున్నాం ఆ లీవ్ 'clubbable' కలుపుకోవచ్చా లేదా దానికి ధృవీకరణ అవసరమా అనే విషయాలు యూసర్ చూడనవసరం లేదు కాని డెవలపర్ కు మాత్రం ఆ విషయాలు సిస్టం ను అమలు పరచటానికి అవసరం - అటువంటి ఈ మూడు లీవ్స్ ను ఒక స్పెషలైజేషన్ వర్గంగా పరిగణిస్తూ ధృవీకరణానికి సంబధించిన వివరాలన్నింటిని రెస్పొంసిబిలిటీస్ ను ఈ క్లాస్ లో పొందుపరచాం చివరగా మనం తెలుసుకోవాల్సిన విషయమేమంటే లీవ్ అనేది ఈ వీటిలో నేను మార్క్ చేసున్న ఒక రకం మాత్రమే మిగిలినవి అంటే ఈ హయరార్కి లో మిగిలినవన్నీ కూడా ఉహాత్మకమైన క్లాసెస్ 'certified' అనే లీవ్ ఉండదు కాని దాని స్పెషలైజుడ్ 'ప్రత్యెక అవతారం' specialized instance రూపమైన PLగాని MLగాని SLగాని మనం చూస్తాం ఈ OOAD ప్రక్రియలో నేను చెప్పదలచుకోన్నదేమంటే హయరార్కి అనేది చాల కీలకమైన అంశం లీవ్ డాక్యుమెంట్ లో ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి ఆబ్స్ట్రాక్షన్స్ తో హయరార్కిని రూపొందించాలి హయరార్కి సరిగా లేనప్పుడు దానిపై ఆధారపడిన సిస్టం డిజైన్ సిస్టంను అమలు పరచే విధానం తప్పుదోవ పట్టవచ్చు LMS కు ఇదే అంతిమమైన హయరార్కి అనుకోవద్దు స్పెసిఫికేషన్ లో ప్రస్తావించిన అంశాలన్నింటినీ సాధ్యమైనంతవరకు పరిగణలోకి తీసుకొని మరింత విస్తృతంగా ప్రయత్నం చేస్తే వివిధ పారామీటర్ల ఆధారంగా ఇతర హయరార్కిలను కూడా మీరు రూపొందించగలరు ఒక డెవలపర్ గా సిస్టం అవసరాలన్నింటిని తెలుసుకొని మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికితే మీ డిజైన్ పరిపూర్ణంగా ఉన్నట్లే ఇంతవరకు LMS లోని లీవ్ అంశం పరంగా మనమీ డిజైన్ ను పూర్తి చేశామనుకోవచ్చు హయరార్కి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు వేర్వేరు అంచెలుగా మరింత సమతూల్యతతో ఉంది అలాగే చాలా క్లాసెస్ కు స్పెషలైజేషన్స్ కూడా చాలా పరిమితంగా కనపడుతున్నాయి అంటే ఆ క్లాసెస్ అన్నీ చిన్నచిన్న డిజైన్ అంశాలమీద కూడా దృష్టిపెట్టి ఏర్పరచిన కచ్చితమైన ఆబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని చెప్పుకోవచ్చు ఇక్కుడ కనపడుతున్న మధ్యస్థ క్లాసెస్ అన్నీ వాటి ఆబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని అనుసరించి ఉన్నాయి ప్రతి క్లాస్ కూడా దాని ప్రాధమిక నిర్వాహకతతో పాటు దానికున్న ప్రత్యేక అవసరాలను కూడా పరిగణలోకి తీసుకొని నిర్మించినవే ఇదే హయరార్కి డిజైన్ లోని ప్రధానాంశం మీరు ఈ డిజైన్ ని మరింత శ్రద్ధగా పరిశీలిస్తూ మెరుగుపరచటానికి ప్రయత్నించండి నాణ్యత సూచికలను ఒక సారి తిరిగి పరిశీలిస్తే మనం చాలా ముందుకెళ్లాం ముఖ్యంగా కప్లింగ్ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతిని చూస్తున్నాం ఎంప్లాయ్ - లీవ్ అంశాల పరంగా కప్లింగ్ ను ఒక హెచ్చు స్థాయిలో కాకపోయినా మితమైన స్థాయిలో ఉంచటానికి హయరార్కి చాలా దోహదపడింది కొహెషన్ లో మార్పు లేదు కాని కంప్లీట్నెస్ లో చాల పురోగతి సాధించాం ఎందుకంటే ప్రత్యేకంగా ఎంప్లాయ్ - లీవ్ అంశాలను విస్తృతంగా విశ్లేషించి వ్రాయటం జరిగింది - అవి ఎలా వ్యవస్థీకరించి ఉన్నాయి వాటి మధ్య ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి వాటిని ఎలా మాడ్యూల్స్ గా చేయగలిగాం వాటి రెస్పొంసిబిలిటీస్ ఏమిటి ఈ కొన్ని రోజుల్లోనే పురోగతి సాధిస్తూ నాణ్యత సూచికల పరంగా కూడా మనం ముందుకుపోతున్నాం హయరార్కియే కాకుండా మనం గుర్తించదగ్గ చాలా ఇతర రిలేషన్షిప్స్ కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఎక్సెక్యూటివ్స్ మధ్య 'లీవ్ అనుమతి' కి సంబంధించిన రిలేషన్షిప్స్ అలాగే 'నివేదిక కోరటం' ఇలా అవన్నీ విభిన్న మార్గాల్లో చూపించవచ్చు అయితే ఈ మాడ్యూల్ లో వాటిని సవివరంగా చర్చించబోవటంలేదు అదే విధంగా విస్త్రుత కోణంలో చూసినట్లయితే ఈ విభిన్న ఎంప్లాయిస్ మధ్య ఉన్న మేనేజర్ ఒక లీడ్ లీడ్ ఒక ఎక్సెక్యుటివ్ ఇవన్నీ వివిధ లీవ్ కు సంబధించిన పనులు వాటి మధ్య చాలా రిలేషన్షిప్స్ ని కూడా చూస్తున్నాం నేను ఇలా రిలేషన్షిప్స్ గురించి చెప్పుకుంటూపోను ఎందుకంటే అటువంటి వివిధ రకాలైన రిలేషన్షిప్స్ ఇతర సంబంధాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వీటన్నింటిని UML టూల్ సహాయంతో క్రమబద్ధీకరణ చేయవలసిన అవసరముంది ముందుగా LMS సిస్టం కోసం ఇంతవరకూ డిజైన్ చేసినవన్నింటినీ - అంటే మాడ్యుల్స్ హయరార్కి పరంగా విశ్లేషించిన క్లాసెస్ అట్త్రిబ్యూట్స్ రెస్పొంసిబిలిటీస్ ను - ఎలా చిత్రీకరించాలో తెలుసుకోవాలి అందుకు UML ను క్షుణ్ణంగా అర్ధంచేసుకొని దానిలోని వివిధ అంశాలైన డయాగ్రమ్స్ ను అవగాహన చేసుకుంటూ సిస్టం లోని ఏఏ వివరాలను ఆ డయాగ్రమ్స్ పొందుపరచగలవో తెలుసుకోవాలి LMS సిస్టం డిజైన్ కోసం మనం మొదలుపెట్టిన ఈ ప్రయోగాత్మక అన్వేషణలోని ఈ నాలుగు మాడ్యూల్స్ కేవలం ప్రారంభం మాత్రమే మున్ముందు వారాల్లో UML ని అనుసరిస్తూ ఈ ప్రయత్నాన్ని కొనసాగిద్దాం ఈ కోర్స్ చివరికి వచ్చేటప్పటికి కనీసం LMS కొరకు మీ అస్సైన్మెంట్ కు సహాయకంగా ఉపయోగించుకోటానికి కొన్ని UML డిజైన్లను పూర్తిచేయగలుగుతాం ఇంతకుముందు సూచించినట్లుగా ఇతర సిస్టమ్స్ అయిన అసైన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం కూడా మీరు ఇదే విధంగా విశ్లేషిస్తూ డిజైన్ చేయండి